నమస్కారముకాబట్టి గత కొన్ని సెషన్లలో మనం పారామీటర్స్ సమితి గురించి చర్చించాముమనం z పారామీటర్స్ తో ప్రారంభించాము తరువాత y పారామీటర్స్ గురించి మాట్లాడాము మరియు ఆ తరువాత h పారామీటర్స్ అలాగే g పారామీటర్స్ గురించి చర్చించాము నేటి సెషన్లో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ గురించి చర్చిస్తాము ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అంటే ఏమిటో చూద్దాం సాధారణంగా టెర్మినల్ వోల్టేజ్ మరియు కరెంట్ను స్వతంత్రంగా పరిగణించాల్సిన పరిమితులు లేవు మరియు అవి ఆధారపడి ఉండాలి మనకు 4 వేరియబుల్స్ ఉన్నాయి V1 I1 మరియు V2 I2 మనం వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క ఏదైనా ఒక సెట్ను ఇండిపెండెంట్ పారామీటర్ గా ఎంచుకోవచ్చు మరియు ఏదైనా సెట్ను డిపెండెంట్ పారామీటర్ గా పరిగణించవచ్చు ఎంపిక ఆధారంగా మనం అలాంటి పారామీటర్స్ యొక్క అనేక సెట్లను ఉత్పత్తి చేయవచ్చు మనం మునుపటి ఉపన్యాసాలలో కొన్ని పారామీటర్స్ గురించి చర్చించాము కాబట్టి ఈ రోజు మనం ఇన్పుట్ పోర్ట్అవుట్పుట్ పోర్ట్ కు సంబంధించిన వేరియబుల్స్ ను సూచించే మరొక పారామీటర్స్ గురించి చర్చిస్తాము అనగా V1 I1అంటే ఇన్పుట్ పోర్ట్ వద్ద మనకు లభించే వేరియబుల్ V2 I2 అయిన అవుట్పుట్ పోర్ట్ వేరియబుల్ తో సంబంధం కలిగి ఉంటుంది ఈ పారామీటర్స్ సమూహాలను ABCD పారామీటర్స్ అంటారు లేదా మీరు వాటిని ట్రాన్స్మిషన్ పారామీటర్స్ గా కూడా చెప్పవచ్చు ఇప్పుడు పవర్ సిస్టం లో ABCD పారామీటర్స్ చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి సర్క్యూట్ వోల్టేజ్ మరియు కరెంట్ ను సోర్స్ నుండి లోడ్కు ప్రసారం చేసే కొలతను అందిస్తాయి కాబట్టి ఇక్కడ V1 I1 మరియు V2 I2 మధ్య సంబంధం ముఖ్యమైనది కనుక మనం ఈ రోజు ABCD పారామీటర్స్ గురించి చర్చిస్తాము కాబట్టి సర్క్యూట్ వేరియబుల్స్కు ఈ ABCD పారామీటర్స్ కు మనం ఎలా సంబంధం కలుపుతాం టెర్మినల్ వోల్టేజ్ మరియు టెర్మినల్ కరెంట్ మధ్య సంబంధాన్ని ఈ రెండు సమీకరణాల సహాయంతో స్థిరీకరించవచ్చు కనుక ఇక్కడ V1 అయిన ఇన్పుట్ పోర్ట్ వోల్టేజ్ అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్ మరియు కరెంట్ పరంగా వ్రాయబడుతుంది మరియు దానిని ఎలా నిర్వచిస్తాము అంటే V1AV2 BI2 అదేవిధంగా ఇన్పుట్ పోర్ట్ కరెంట్ I1 V2 కు సంబంధం ఇవ్వవచ్చు మరియు మనం దానిని ఎలా వ్రాస్తామంటే I1CV2 DI2 ఇప్పుడు మాత్రిక రూపంలో ఎలా వ్రాయవచ్చు అంటే V1 I1 A B C D V2 I2 TV2 I2 ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ABCD ని క్యాపిటల్ T గా వ్రాయవచ్చు మరియు ఇది ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ను నిర్వచిస్తుంది కాబట్టి మీరు ABCD ను వ్రాయవచ్చు లేదా మీరు T ను వ్రాయవచ్చు రెండూ ఒకే ABCD పారామీటర్స్ ను సూచిస్తాయి ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్స్ విశ్లేషణలో ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ మరియు కరెంట్ పరంగా సెండింగ్ ఎండ్ వోల్టేజీ లు మరియు కరెంట్ లను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రత్యేక ప్రాపర్టీ కారణంగా మనం వాటిని ట్రాన్స్మిషన్ పారామీటర్స్ గా పిలుస్తాము ఇప్పుడు మనం చర్చించిన పై సమీకరణం ఇన్పుట్ వేరియబుల్స్ V1 మరియు I1 అవుట్పుట్ వేరియబుల్స్ V2 మరియు I2 కు సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు మనం V1 I1 మరియు V2 I2 మధ్య సంబంధాన్ని చూపించాము ఇక్కడ మనం I2 యొక్క వ్యతిరేక చిహ్నాన్ని తీసుకుంటాము ఎందుకంటే మీరు ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను చూసినప్పుడు మీరు సాధారణ పవర్ సిస్టమ్ నెట్వర్క్ను తీసుకుంటారు అయితే V1 I1 నెట్వర్క్ లోపల ఉంటుంది మరియు V2 అనేది అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్ మరియు కరెంట్ సాధారణంగా సర్క్యూట్ నుండి బయటకు వెళ్తుంది పవర్ సిస్టమ్ నెట్వర్క్కు సంబంధించిన ఈ నిర్దిష్ట పరిస్థితి కారణంగాV1I1 మరియు V2 ల మధ్య సంబంధాన్ని ఏర్పరచడం కంటేI2 అనేది V1 I1 మరియు V2 I2 మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది కనుక I2 ను మనం సాధారణంగా ఈ దిశలో తీసుకుంటాముకానీ మీరు లోడ్ కనెక్ట్ చేస్తే కరెంట్ ఇవ్వకుండా కరెంట్ను వినియోగిస్తుంది అందువల్ల కరెంట్ I2 యొక్క సైన్ ను రివర్స్ చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లను ఉత్తమంగా వర్ణించవచ్చు అందువల్ల మనం ఇక్కడ I2 కాకుండా I2 ను ఉపయోగిస్తాము ఇప్పుడు ఈ పారామీటర్స్ ను ఎలా లెక్కిస్తామో చూద్దాం V20 ని సెట్ చేయడం ద్వారా మనం పారామీటర్స్ ను లెక్కించవచ్చు దానర్థం మీరు అవుట్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ గా సెట్ చేస్తారు లేక I20 అంటే మీరు అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ గా సెట్ చేస్తారు ఇప్పుడు V1 I1 మరియు V2 I2 లకు సంబంధించిన ABCD పారామీటర్స్ పరంగా మనం చూసిన సమీకరణాలు స్లైడ్లో చూపిన విధంగా ఉన్నాయి V1AV2 BI2 I1CV2 DI2 ఇప్పుడు ఈ సమీకరణాలలో మీరు I20 ను సెట్ చేస్తే మీరు అవుట్పుట్ పోర్టును ఓపెన్ సర్క్యూట్ గా సెట్ చేస్తున్నారని అర్థం ఆ దృష్టాంతంలో AV1V2CI1V1 ఇప్పుడు మీరు V20 ను సెట్ చేసినప్పుడు తదుపరి పరిస్థితి ఏమిటంటే మీరు అవుట్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ గా ఉంచుతున్నారని అర్థంమీకు ఏమి వస్తుంది అంటే B V1I2D I1I2 ఇప్పుడు ఈ పారామీటర్స్ దేనిని సూచిస్తున్నాయి మీరు A ను చూసినట్లయితేA అనేది రివర్స్ వోల్టేజ్ గెయిన్ తప్ప మరొకటి కాదుB అనేది ఇంపెడెన్స్ తప్ప మరొకటి కాదుC అనేది అడ్మిట్టన్స్ మరియు D అనేది కరెంట్ గెయిన్ కనుక మనం ఏం చెప్ప వచ్చు అంటే ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేరియబుల్స్ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని అందిస్తాయి కాబట్టి అవి క్యాస్కేడెడ్ నెట్వర్క్లలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనగా మీకు రెండు నెట్వర్క్లు క్యాస్కేడ్ పద్ధతిలో అనుసంధానించబడి ఉంటే ఇక్కడ పారామీటర్స్ V1 I1ఇంటర్మిటెంట్ పారామీటర్స్ V1 I1అని చెప్పవచ్చు మరియు అవుట్పుట్ మీకు V2 I2 ను వేరియబుల్స్గా కలిగి ఉండవచ్చు మీరు క్యాస్కేడ్ నెట్వర్క్లు కలిగి ఉన్నప్పుడు ఆ సందర్భాలలో సంబంధాన్ని స్థిరీకరించడానికి ట్రాన్స్మిషన్ పారామీటర్స్ మీకు సహాయపడతాయి ఈ రకమైన నెట్వర్క్ల యొక్క విశ్లేషణ మనం తదుపరి ఉపన్యాసంలో వివిధ నెట్వర్క్ల పరస్పర సంబంధం గురించి చర్చించినప్పుడు చూస్తాముమనం ఆ నిర్దిష్ట అంశాన్ని వివరంగా చూస్తాము నేటి ఉపన్యాసం లో మనం మొదట ట్రాన్స్మిషన్ పారామీటర్స్ యొక్క ముఖ్య లక్షణాలను చర్చిస్తాము కాబట్టి ఆ లక్షణాలు ఏమిటో చూద్దాం మొదట ABCD ఏమి నిర్వచిస్తుందో చూద్దాంA అనేది మీ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ రేషియో అవుతుంది ఎందుకంటే దీనిని మీరు అవుట్పుట్ పోర్టును ఓపెన్ సర్క్యూట్ గా ఉంచినప్పుడు లెక్కిస్తారు B అనేది నెగటివ్ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ C అనేది ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ అడ్మిట్టన్స్ మరియు D అనేది నెగటివ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ రేషియో ఇప్పుడు ABCD పారామీటర్స్ విషయంలో ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఏమిటంటే మీరు 2 పోర్ట్ నెట్వర్క్ పరస్పరం ఉందా లేదా అని చూడాలనుకుంటే మీరు ఈ పరిస్థితి సహాయంతో తెలుసుకోవాలి కనుక ఒకవేళ AD BC1 అయితే సర్క్యూట్ పరస్పరం అని చెప్పవచ్చు ఇప్పుడుమనం ABCD విలువలను ఎలా నిర్ణయిస్తాము మనం z y లేదా h మరియు g పారామీటర్స్ ల విషయంలో చేసిన మాదిరిగానే ABCD విలువలను నిర్వచిస్తాము అనగా మనం మొదట అవుట్పుట్ పోర్టును ఓపెన్ సర్క్యూట్ చేస్తాము మరియు తరువాత అవుట్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ చేస్తాము ఆ తరువాత ABCD విలువలను కనుగొంటాము ఇప్పుడు మనం ఇప్పటివరకు చర్చించిన దానికి వ్యతిరేకం అంటే ఇప్పుడు V2 I2 వచ్చి V1 I1 తో సంబంధం కలిగి ఉంటుంది దాని అర్థం మనం V1 I1 లను ఇండిపెండెంట్ వేరియబుల్స్ గా మరియు V2 I2 లను డిపెండెంట్ వేరియబుల్స్ గా సెట్ చేయవచ్చు అలాంటప్పుడు మనకు లభించే సంబంధాన్ని ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ లేదా ఇన్వర్స్ T పారామీటర్స్ అంటారు మనం స్మాల్ abcd సహాయంతో ఈ సంబంధాన్ని ఏర్పరుచుకుంటాము ఎందుకంటే ఇది క్యాపిటల్ ABCD పారామీటర్స్ కి విరుద్ధంగా ఉంటుంది ఇదే ఇప్పటివరకు మనం చర్చించాము ఇక్కడ మనం V2 I2 లకు సంబంధించి V1 I1 యొక్క సంబంధాన్ని ఏర్పరుస్తాము ఈ సందర్భంలో సంబంధం V1 I1 కు సంబంధించి V2 I2 గా ఉంటుంది కనుక ఇక్కడ V1 I1 అనేది ఇండిపెండెంట్ V2 I2 అనేది డిపెండెంట్ కనుక మనం ఎలా వ్రాస్తాం V2aV1 bI1 I2cV1 dI1 ప్రత్యామ్నాయంగా మాత్రిక రూపంలో మీరు దీన్ని ఇలా వ్రాయవచ్చు V2 I2 a b c d V1 I1 tV1 I1 కాబట్టి మనం ఈ abcd మాత్రికను స్మాల్ t తో సూచిస్తాము కనుక మనం దీనిని ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ లేదా స్మాల్ t పారామీటర్స్ గా చెబుతాము ఇప్పుడు మీరు విలువలను ఎలా కనుగొంటారు ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ల విషయంలో మనం చేసిన అదే ప్రమాణాలను మీరు వర్తింపజేస్తారు ఇక్కడ V10 ని సెట్ చేయడం ద్వారా పారామీటర్స్ విలువలను అంచనా వేయవచ్చు అనగా ఇన్పుట్ పోర్ట్ షార్ట్ సర్క్యూట్ చేయబడుతుంది మరియు I10 అంటే ఇన్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ చేయబడుతుంది అని అర్థం పారామీటర్స్ విలువలను మీరు ఎలా కనుగొంటారు కనుక మీరు I10 ను సెట్ చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు అంటే aV2V1cI2V1 తరువాత b V2I1d I2I1 పొందడానికి V10 ను సెట్ చేస్తాం కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు a అనేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ రేషియో తప్ప మరొకటి కాదు b అంటే ఏమిటి b అనేది నెగటివ్ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ఎందుకంటే ఇది ప్రాథమికంగా V మరియు I మధ్య సంబంధ నిష్పత్తిఅందువల్ల అది నెగటివ్ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ c అనేది ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ అడ్మిట్టన్స్ ఎందుకంటే అది I2V1 నిష్పత్తి మరియు తర్వాత d అనేది నెగటివ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ రేషియో అనగా I2I1 మధ్య నిష్పత్తి మధ్య సంబంధం కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ల విషయంలో ముఖ్యంగా పవర్ సిస్టమ్స్ విషయంలో కూడా ఈ స్మాల్ abcd పారామీటర్స్ లను ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా V1 I1 అయిన ఇన్పుట్ వేరియబుల్స్ పై V2 I2 అయిన అవుట్పుట్ వేరియబుల్స్ యొక్క ప్రభావాన్ని పొందుతాము ఇక్కడ కూడా ad bc1 అయితే సర్క్యూట్ మళ్ళీ పరస్పరం అని చెబుతాము ఇప్పుడు ఈ పారామీటర్స్ ను అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం చూడండి చిత్రంలో ఇచ్చిన విధంగా ఒక సర్క్యూట్ ఉందనుకుందాం మన దగ్గర రెండు రెసిస్టన్స్ లు మరియు ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి మరియు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ కోసం ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లను కనుగొనాలి కనుక మనం సమీకరణాలను ఉపయోగిస్తాము మరియు సర్క్యూట్ పారామీటర్స్ లను తెలుసుకోవడానికి మొదట వోల్టేజ్ అవుట్పుట్ పోర్టును ఓపెన్ సర్క్యూట్ గా మరియు తరువాత షార్ట్ సర్క్యూట్ గా సెట్ చేస్తాము కాబట్టి ఇప్పుడు మొదటి సందర్భంలో మనం ఏమి చేస్తున్నాం మనం అవుట్పుట్ పోర్ట్ మరియు ఇన్పుట్ పోర్ట్ ల ను ఓపెన్ చేస్తున్నాము మన దగ్గర వోల్టేజ్ V1 అనుసంధానించబడింది మరియు మనకు ఈ ప్రత్యేక పరిస్థితి ఉన్నప్పుడు మనం ఈ విలువలను V1 I1 సమీకరణాలు అయిన ABCD సమీకరణంలో ఉంచుతాము చిత్రం నుంచి V1I1102030I1 V2I117I1 కనుక V1 మరియు V2 ఇన్పుట్ కరెంట్ I1 కు సంబంధించి లభిస్తాయి కాబట్టి ABCD పారామీటర్స్ కోసం సమీకరణాల సహాయంతో మీరు ఇప్పుడు ఏమి వ్రాయగలరుమనకు తెలుసు AV1V230I117I11 765 CI1V2I117I10 0588S ఇప్పుడు తరువాత మనం A మరియు C విలువలను కనుగొన్నాము తరువాత మనం B మరియు D విలువలను తెలుసుకోవాలి కాబట్టి దాని కోసం మనం ఏమి చేయాలి మనం అవుట్పుట్ పోర్టును షార్ట్ సర్క్యూట్ చేయాలి మరియు ఇన్పుట్ పోర్ట్ లో వోల్టేజ్ V1 ను వర్తింపజేయాలి మరియు సమీకరణాలను పరిష్కరించాలి మీరు సర్క్యూట్ చూసినట్లయితే ఈ నోడ్ వద్ద కిర్చోఫ్ కరెంట్ లా ని వర్తింపజేయవచ్చు ఈ నోడ్ వద్ద వోల్టేజ్ Va అనుకోండి మరియు ఈ నోడ్ వద్ద కిర్చోఫ్ కరెంట్ లా ని వర్తింపజేస్తాము కనుక మనం ఏమి వ్రాయగలం మనం I110 విలువను వ్రాయవచ్చు మరియు కరెంట్ లోపలికి వెళుతుందికనుక మనం లోపలికి వెళ్ళే కరెంట్ను పాజిటివ్గా లేదా వెలుపలకు వెళ్ళే కరెంట్ను నెగిటివ్గా తీసుకుంటున్నాము కాబట్టి KCL ను వర్తింప చేస్తే V1 Va10 Va20I20 ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ చూస్తే Va అనేది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ కి సమానం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది 20 ఓమ్ రెసిస్టన్స్ అంతటా వర్తింప చేసిన వోల్టేజ్ మరియు 20 ఓమ్ రెసిస్టన్స్ అంతటా వర్తింప చేసిన వోల్టేజ్ Va తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు మీరు Va3I1అని వ్రాయవచ్చు మరియు ఈ విభాగం నుండి మనం ఇప్పటికే I110 ను చూశాము కాబట్టి ఈ రెండింటి సమాచారం మన చేతిలో ఉందికనుక మనం ఇప్పుడు Va3I1 మరియు V113I1 విలువలను చెప్పగలం KCL లో పై విలువలను ప్రతిక్షేపిస్తే I1 3I120I20⇒1720I1 I2 అందువల్ల D I1I220171 176B V1I2 13I1 1720I115 29 కాబట్టి అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ మరియు షార్ట్ సర్క్యూట్ గా ఉంచే సాంకేతికతను ఉపయోగించి ఒక్కొక్కటిగా మీరు ABCD పారామీటర్స్ యొక్క విలువలను సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఇవ్వబడిన మరొక ఉదాహరణ చూద్దాంఇక్కడ మీరు మాత్రిక రూపంలో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ లను చూస్తారు అవుట్పుట్ పోర్ట్ గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ కోసం వేరియబుల్ లోడ్ కు అనుసంధానించబడి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ జరిగే RL విలువను మనం కనుగొనాలి మరియు గరిష్ట పవర్ ఎంత ట్రాన్స్ఫర్ చేయబడుతుందో కనుగొనాలి కనుక మనం ఏం చేస్తాం మనం చర్చించిన అదే విధానాన్ని ఉపయోగించుకుంటాము మొదట అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ మరియు తరువాత షార్ట్ సర్క్యూట్ చేస్తాం ఎందుకంటే సంబంధాలను తెలుసుకోవడం కోసం గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ కోసం మీరు RL విలువను కనుగొనవలసి వచ్చినప్పుడు RL కి ఎడమవైపున ఉన్న సర్క్యూట్ యొక్క థెవెనిన్ ఈక్వివాలెంట్ ను కనుగొనడం మన లక్ష్యం ఈ విభాగాన్ని థెవెనిన్ ఈక్వివాలెంట్ గా సూచించాల్సిన అవసరం ఉంది మనం ABCD పారామీటర్స్ లను ఉపయోగిస్తాము మరియు VTh RTh యొక్క విలువలను కనుగొంటాము తద్వారా ట్రాన్స్ఫర్ చేయవలసిన గరిష్ట పవర్ యొక్క విలువను తెలుసుకుంటాము ఇప్పుడు మొదట మనం ఏమి చేయాలి మనం థెవెనిన్ ఇంపెడెన్స్ మరియు థెవెనిన్ వోల్టేజ్ ను నిర్ణయించాలి మొదట థెవెనిన్ ఇంపెడెన్స్ యొక్క విలువను తెలుసుకుందాం దాని కోసం మనమేం చేయాలి థెవెనిన్ ఇంపెడెన్స్ యొక్క విలువను తెలుసుకోవడానికి మనం అన్ని ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లను షార్ట్ సర్క్యూట్ చేయాలి కనుక ఇక్కడ ఈ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ని మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాము మరియు ఆపై ZTh విలువను తెలుసుకుంటాము మనం అవుట్పుట్ పోర్ట్ వద్ద ఒక వోల్టేజ్ ను వర్తింపజేస్తాము తద్వారా V2 విలువను కనుగొనవచ్చు కాబట్టి మీరు V2 మరియు I2 విలువలను పొందినప్పుడు మీరు ZTh విలువను సులభంగా తెలుసుకోవచ్చు కనుక ఈ సంబంధం అనగా V2 మరియు I2 మనం ABCD పారామీటర్స్ సహాయంతో పొందుతాము కాబట్టి మీరు A B C మరియు D విలువలను ఉంచితే మీరు ఏమి వ్రాయవచ్చు అంటే V14V2 20I2 I10 1V2 2I2 ఇన్పుట్ పోర్ట్ వద్ద V1 10I1 ఈ సంబంధాన్ని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకు ఏమి లభిస్తుంది అంటే 10I14V2 20I2I1 0 4V22I2 పై విలువను ABCD పారామీటర్స్ యొక్క రెండవ సమీకరణానికి వర్తింప చేస్తే మనకు ఏమి వస్తుంది అంటే 0 4V22I20 1V2 2I20 5V24I2 ZThV2I240 58 ఇప్పుడు తదుపరి పని ఏమిటంటే మనం VTh విలువను తెలుసుకోవాలి కనుక VTh విలువను కనుగొనడం కోసం కరెంట్ విలువ అనగా I20 ఎందుకంటే ఈ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది మరియు ఇన్పుట్ పోర్ట్ విలువ V150 10I1 ఇప్పుడు మనం దీనిని ABCD పారామీటర్ సమీకరణాలకు వర్తింపజేస్తాము కాబట్టి మనం ఏమి వ్రాయగలం మనం ఏమి వ్రాయగలం అంటే 50 10I14V2 I10 1V2V210I1 50 10I14V250 V24V2 5V250⇒V210 ఈ విధంగా VThV210V గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ కోసం RLZTh8 అందువల్ల గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ వచ్చి PI2RLVTh2RL2RL3 125W కాబట్టి దీనితో మన నేటి సెషన్ను ముగిస్తున్నాము దీనిలో ట్రాన్స్మిషన్ పారామీటర్స్ మరియు ఇన్వెర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ గురించి చర్చించాము తరువాతి ఉపన్యాసంలో మనం గత 4 సెషన్లలో చర్చించిన వివిధ 2 పోర్ట్ నెట్వర్క్ల పరస్పర సంబంధం గురించి చర్చిస్తాము ధన్యవాదాలు